గత కొన్ని ఉపన్యాసాల నుండి మనము ట్రాన్స్మిషన్ లైన్లు ఇంపిడెన్స్ మ్యాచింగ్ స్మిత్ చార్ట్ ABCD పారామితులు మరియు S పారామితుల గురించి చర్చిస్తున్నాము ఇప్పుడు మనము ఆ విషయాల యొక్క అప్లికేషన్స్ గురించి మాట్లాడబోతున్నాము కాబట్టి మనము ఈ రోజు మొదటి అప్లికేషన్ పవర్ డివైడర్లు మరియు కంబైనర్ల గురించి మాట్లాడుతాము కాబట్టి మనకు పవర్ డివైడర్లు ఎక్కడ అవసరమో మరియు కంబైనర్లు ఎప్పుడు అవసరమో చూద్దాం కాబట్టి మొదట మనం 2 వే ఈక్వల్ పవర్ డివైడర్ ను చూడబోతున్నాం కాబట్టి మనము ఇక్కడ ఈ పోర్ట్ వద్ద ఇన్పుట్ ఇస్తుంటే అప్పుడు ఐడియల్ గా ఇక్కడ హాఫ్ పవర్ ఉండాలి మరియు ఐడియల్ గా ఇక్కడ హాఫ్ పవర్ ఉండాలి మరియు ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వకూడదు కాబట్టి మనకు ఈ రకమైన పవర్ డివైడర్ ఎక్కడ అవసరం ఉదాహరణకు ఒక అనువర్తనం లో మీరు 2 ఎలిమెంట్ యాంటెన్నాకి ఫీడ్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమి చేస్తారు కాబట్టి మనము వాస్తవానికి ఒకే చోట ఇన్పుట్ ఇస్తాము ఆపై పవర్ ను సమానంగా విభజించి మరియు అది 2 ఎలిమెంట్ లకు కు ఇవ్వబడుతుంది ఇప్పుడు ఒక ఎలిమెంట్ అర్రే 8 x 8 అర్రే లేదా 16 x 16 అర్రే ఉండవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మనకు పెద్ద సంఖ్యలో పవర్ డివైడర్లు అవసరం మరియు చాలా సందర్భాలలో సమాన పవర్ డివిషన్ ని ఉపయోగించి ఈ అర్రే లను ఫీడ్ చేస్తాము కాబట్టి ఇది సరళమైన అప్లికేషన్లలో ఒకటి కానీ ఈ పవర్ డివైడర్ అనేక ఇతర సందర్భాలలో అవసరం కావచ్చు ఇవి ఈక్వల్ పవర్ డివైడర్ లేదా అన్ ఈక్వల్ పవర్ డివైడర్ కావచ్చు కాబట్టి సరళమైన 2 వే ఈక్వల్ పవర్ డివైడర్ తో ప్రారంభిద్దాం కాబట్టి మనం ఇక్కడ చూపించిన వాటిని చూద్దాం కాబట్టి ఇక్కడ ఇన్ పుట్ పోర్ట్ ఉంది ఇది అవుట్ పుట్ పోర్ట్ ఇది అవుట్ పుట్ పోర్ట్ మరియు ఇక్కడ మనము అన్ని 3 పోర్టులలో Z0 కి సమానమైన ఇన్ పుట్ ఇంపిడెన్స్ ఉందని ఊహిస్తున్నాము మరియు చాలా సందర్భాల్లో మనం దీనిని 50 Ω గా తీసుకుంటాము మైక్రోవేవ్ జనరేటర్లు చాలావరకు 50 Ω ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్ను ఉపయోగిస్తాయని మీకు చెప్పడం లేదా వాస్తవానికి మనము లోడ్ ఇంపిడెన్స్ను కూడా ఉపయోగిస్తాము తద్వారా ప్రామాణికమైన ప్రక్రియ ఉంది కాబట్టి రష్యాలో వారు 50 Ω ఉపయోగించరని అంగీకరించండి ప్రపంచంలోని దాదాపు అన్ని ఇతర దేశాలు మైక్రోవేవ్కు 50 Ω ను ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మునుపటి ఉపన్యాసంలో మనం అధ్యయనం చేసిన వాటిని చూద్దాం లాస్లెస్ నెట్వర్క్ కోసం ఇది యూనిటరీ ప్రాపర్టీ అని మనము చూశాము మరియు మనము దానిని 3 పోర్టులకు వ్రాసాము కాబట్టి S211 S221 S231 1 మరియు మీరు S12 S22 S32 మరియు తరువాత S13 S23 S33 కోసం ఇక్కడ వ్రాయవచ్చు కాబట్టి ఇది లాస్లెస్ నెట్వర్క్ ప్రాపర్టీ మరియు ఇక్కడ ఇది లాస్లెస్ నెట్వర్క్ సరే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ లాస్ లెస్ లేదా సాధారణంగా ట్రాన్స్మిషన్ లైన్స్ చాలా తక్కువ లాస్ ను కలిగి ఉన్నాయని మనము పరిగణిస్తాము మరియు మనం ఇక్కడ చూపించినది ఇది 2 వే ఈక్వల్ పవర్ డివైడర్ యొక్క మైక్రోస్ట్రిప్ రియలైజేషన్ మనము నిజమైన సిమ్యులేట్ చేయబడిన ఉదాహరణలను కూడా తీసుకుంటాము కాని మొదట కాన్సెప్ట్ ను చూద్దాం కాబట్టి ఐడియల్ గా మనకు S11 0 కావాలి అంటే ఈ పోర్టులో రిఫ్లెక్టెడ్ పవర్ 0 కి సమానంగా ఉండాలి మరియు హాఫ్ పవర్ ఇక్కడకు వెళ్ళాలి హాఫ్ పవర్ ఇక్కడకు వెళ్ళాలి కాబట్టి S11 0 కొరకు Zin1 Z0 మరియు అది 50 Ω కు సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ 50 Ω ఉండాలి అని పరిగణించండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక బ్రాంచ్ వస్తున్నట్లు మరొక బ్రాంచ్ ఇక్కడ నుండి వస్తున్నట్లు చూడవచ్చు మరియు ఈ 2 బ్రాంచ్ లు ఈ ప్రత్యేక పాయింట్ వద్ద సమాంతరంగా వస్తున్నాయని మనం గమనించవచ్చు కాబట్టి సమాంతరంగా వస్తున్న రెండు విషయాలు మరియు మనకు సమాన పవర్ విభజన కావాలని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నుండి చూస్తున్న ఇన్పుట్ ఇంపిడెన్స్ మరియు ఇక్కడ నుండి చూసే ఇన్పుట్ ఇంపిడెన్స్ సమానంగా ఉండాలి మరియు అది 100Ω కి సమానంగా ఉండాలి అని మనము కోరుకుంటున్నాము ఎందుకంటే 100Ω కి సమాంతరంగా 100Ω అనునది 50Ω కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ 100 Ω ఎలా పొందాలో చూద్దాం ఇది 50 Ω ఇంపిడెన్స్ అని మనకు తెలుసు ఈ ఇంపిడెన్స్ ను 50 Ω నుండి 100Ω కు ట్రాన్స్ఫర్ చేయాలి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ఒక ఇంపిడెన్స్ను మరొక ఇంపిడెన్స్కు మార్చగలదని మనము ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడినప్పుడు అధ్యయనం చేసాము మరియు దాని యొక్క సూత్రం ఇక్కడ నుండి చూస్తున్న Zin1 Z12ZL చే ఇవ్వబడింది కాబట్టి Z1 అనునది ప్రత్యేక లైన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ గా పరిగణించండి మరియు మనము ఈ 2 సమానంగా తీసుకున్నాము ఎందుకంటే మాకు ఈక్వల్ పవర్ డివిజన్ కావాలి మనము ఈక్వల్ పవర్ డివిజన్ ను కోరుకోకపోతే Z1 ఈ ప్రత్యేక ఇంపిడెన్స్కు సమానం కాదు అది Z2 అని చెప్పనివ్వండి మొదట ఈ ప్రత్యేకమైన విషయాన్ని పూర్తి చేద్దాం కాబట్టి Z ఇన్పుట్ 1 అది 100 Ω గా ఉండాలని మనము కోరుకుంటున్నాము ZL 50 Ωఅని మాకు తెలుసు అన్ని 3 పోర్టులు 50 Ω తో టర్మినేట్ చేయబడతాయి కాబట్టి ఇక్కడ నుండి మనము Z12 లెక్కించవచ్చు ఇది Z in 1×ZL కాబట్టి Z ఇన్పుట్ 1 ఇది 100 గా ఉండాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి 100 × 50 ఆపై మనం దీని వర్గమూలాన్ని తీసుకోవాలి అది 502 గా వస్తుంది మరియు అది 70 7 Ω గా వస్తుంది మరియు ఈ పొడవు λ 4 గా ఉండాలి ఇప్పుడు మీరు గుర్తుచేసుకుంటే సింగిల్ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ మరియు 2 క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ గురించి మనము ప్రస్తావించాము కాబట్టి ఇక్కడ ఈ భాగం సింగిల్ క్వార్టర్ వేవ్ మాత్రమే మనము 2 క్వార్టర్ వేవ్ యొక్క ఉదాహరణను కూడా తీసుకుంటాము మరియు సింగిల్ క్వార్టర్ వేవ్ ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద మాత్రమే ఇంపిడెన్స్ మ్యాచింగ్ను అందిస్తుంది అని మనము చూశాము కాబట్టి మనము ఈ ఫలితాలను ఒక్కొక్కటిగా చూస్తాము కానీ ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి ఉంది కాబట్టి ఈక్వల్ పవర్ డివిజన్ మరియు లాస్లెస్ నెట్వర్క్ కోసం ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వ నందున ఇప్పుడు ఏమి జరుగుతుంది మరియు ఇది లాస్లెస్ నెట్వర్క్ అవుతుంది కాబట్టి సగం పవర్ ఇక్కడకు వెళుతుంది సగం పవర్ ఇక్కడకు వెళుతుంది అంటే S21 అంటే 1 నుండి 2 వరకు వెళుతుంది మరియు తరువాత 1 నుండి 3 వరకు అంటే S31 అంటే ఇది 12 కి సమానంగా ఉండాలి నేను ఈ టర్మ్ గురించి తరువాత మాట్లాడతాను కాబట్టి 12 స్క్వేర్ అంటే 12 అవుతుంది కాబట్టి సగం పవర్ ఇక్కడకు వెళుతుంది సగం పవర్ ఇక్కడకు వెళుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ ఏమిటి కాబట్టి మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడవు l λ 4 అని చూడవచ్చు కాబట్టి పొడవు λ 4 మీరు పేజ్ డిలే చూస్తే ఈ పొడవు సమానంగా ఉంటుంది ఇది 2 λ 4కు సమానం కాబట్టి2 λ 4 మాకు 900 ఇస్తుంది మరియు డిలే ఇక్కడ నుండి ఇక్కడకు మనకు మైనస్ గుర్తు ఉంది కాబట్టి ఫేజ్ డిలే కారణంగా మైనస్ వస్తుంది మరియు 900 ను j టర్మ్ ద్వారా సూచించవచ్చు కాబట్టి 0 j 1 ఇది అయితే ఇది1 ㄥ 900 ఉంటుందని మీరు చెప్పగలరు కాబట్టి ఈ టర్మ్ j ఇక్కడకు వస్తుంది మరియు ఇది రెసిప్రోకల్ నెట్వర్క్ మీరు ఇక్కడ యాక్టివ్ కాంపోనెంట్స్ లేవని చూడవచ్చు కాబట్టి నేను అదే ఇన్పుట్ ఇస్తే మనం ఇచ్చేది ఇక్కడకు వస్తుంది కాబట్టి మనముS21 S31 S12 S13 అని చెప్పగలం కాబట్టి మనము ఇప్పుడు 1 2 3 4 ను కనుగొన్నాము మరియు ఇది 5 కాబట్టి ఈ 9 కాంపోనెంట్స్ లో 5 కాంపోనెంట్స్ లను కనుగొన్నాము ఇప్పుడు మనము ఇతర 4 కాంపోనెంట్స్ లను కూడా కనుగొనవలసి ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఒక ప్రత్యేక పోర్టు వద్ద ఇన్పుట్ ఇంపిడెన్స్ను తెలుసుకోవడానికి ఇక్కడ మనము ప్రయత్నిస్తాము కాబట్టి ఈ ప్రత్యేకమైన పోర్టులో ఇన్పుట్ ఇంపిడెన్స్ను కనుగొనడానికి మనము ఇక్కడ నుండి చూడాలి కాబట్టి మనం ఈ సమయంలో ఈ పాయింట్ వద్దకు వస్తాము మరియు తరువాత మనం ఇక్కడ చూడాలి కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ యొక్క విలువ ఏమిటో మొదట లెక్కిద్దాం కాబట్టి నేను ఇక్కడ నుండి ఇన్పుట్ ఇంపిడెన్స్ను పరిశీలిస్తే ఇది 50 Ω మరియు దానికి సమాంతరంగా ఆ ఇంపిడెన్స్ మనకు 50 Ω క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ఈ ఇంపిడెన్స్ను 100 కి మార్చింది కాబట్టి ఇది ఇక్కడ చూసేది 100 50 కాబట్టి మనం నిజంగా ZL12 ను 100 50 గా తెలుసుకోవచ్చు మరియు అది 1003 Ω గా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ Zin12 ఈ ప్రత్యేక విషయాన్ని కనుగొనాలి తద్వారా దీనిని Z12ZL12 గా కనుగొనవచ్చు కాబట్టి అది Z12ZL12 మరియు Z12 502 అంటే 70 7 Ω అని మాకు తెలుసు కాబట్టి దాని యొక్క స్క్వేర్ 1003 తో డివైడ్ చేస్తే అది 150 Ω గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం S22 యొక్క విలువ ఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి S22 అనేది పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వలె ఉంటుంది మరియు ఇక్కడ ఈ ప్రత్యేక రూపంలో వ్రాయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు Zin12 150 50 విలువను ప్రతిక్షేపిస్తే అప్పుడు న్యూమరేటర్ 150 50 100 డినామినేటర్ 150 50 200 కాబట్టి 100200 ½ కాబట్టి మనం ఈ వైపు నుండి చూస్తే S22 ½ అని చెప్పవచ్చు మరియు అదే విధంగా మనం డిరైవ్ చేయవచ్చు లేదా సిమెట్రీ ద్వారా S33 S22 అని చెప్పవచ్చు మరియు అది సగానికి సమానం కాబట్టి ఇప్పుడు మనం 2 మరియు 4 సమీకరణాలను ఉపయోగించవచ్చు మరియు 2 మరియు 4 సమీకరణాలు ప్రాథమికంగా మీకు సంబంధించినవి ఇక్కడ S212 S222 S232 1 మరియు ఇది సమీకరణం 4 అని చెప్పవచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఈ విలువలను ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు విలువలు వస్తాయి |S32| ½ |S23| కాబట్టి దీని అర్థం ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న పవర్ ¼కి సమానంగా ఉంటుంది ఎందుకంటే పవర్ దీని యొక్క స్క్వేర్ గా ఉంటుంది మరియు ఇక్కడ నుండి ఇక్కడకు ¼ గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడకు ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఈ ఫేజ్ డిఫరెన్స్ 900 అని మనము చూశాము కాబట్టి ఇది 900 అవుతుంది మరియు ఇది మరో 900 అవుతుంది కాబట్టి ఈ 2 పోర్టుల మధ్య ఫేజ్ డిఫరెన్స్ 1800 అవుతుంది ఇది మైనస్ గుర్తు ద్వారా సూచించబడినది కాబట్టి ఇప్పుడు మనం S మ్యాట్రిక్స్ను పూర్తి చేయగలము కాబట్టి S ఇన్పుట్ పోర్ట్ 1 వద్ద ఫీడ్ చేసినప్పుడు ఇది 0 హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి అది j2 j2 122 12 900 ఫేజ్ డిలే కారణంగా j టర్మ్ వస్తోంది ఇప్పుడు సిమెట్రీ కారణంగా ఈ భాగం ఇక్కడ సమానంగా ఉంటుంది ఈ భాగం ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మనం చూసిన S22 ½ అది S33 కి సమానంగా ఉంటుంది ఆపై Sవిలువ 2 నుండి 3 మరియు 3 నుండి 2 వరకు వెళుతుంది అవి ఇక్కడ ½ కు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 2 వే పవర్ డివైడర్ యొక్క S మ్యాట్రిక్స్ ఇప్పుడు ఈ ప్రత్యేకమైన వస్తువును పవర్ కంబైనర్ గా ఉపయోగించవచ్చో లేదో చూద్దాం కాబట్టి మనం ఇక్కడ ఇన్పుట్ ఇవ్వవచ్చు సగం ఇక్కడకు వెళుతుంది సగం ఇక్కడకు వెళుతుంది ఇప్పుడు ఇది మంచి పవర్ కంబైనర్ నేను పోర్ట్ 2 వద్ద ఇన్పుట్ ఇస్తున్నామని అనుకుందాం నేను పోర్ట్ 2 వద్ద ఇన్పుట్ ఇస్తే మీరు S22 ½ అని చూడవచ్చు అంటే పవర్ యొక్క నాలుగవ వంతు తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది అది చాలా మంచి విషయం కాదు కాబట్టి నాల్గవ వంతు ఇక్కడకు వెళుతుంది మరియు ఇక్కడ మళ్ళీ ఇది 122 కాబట్టి అది ¼ అవుతుంది కాబట్టి ¼ తిరిగి ఎఫెక్ట్ అవుతుంది ¼ ఇక్కడకు వెళుతుంది మరియు ½ పవర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఇది నిజంగా చాలా మంచి కలయిక కాదు ఇది మంచి పవర్ డివైడర్ కాని మంచి పవర్ కంబైనర్ కాదు కాబట్టి పవర్ కంబైనర్ గా మనం చేయవలసినది మనం కొద్దిసేపటి తరువాత చూస్తాము ఇప్పుడు మనం 3 వే ఈక్వల్ పవర్ డివైడర్ కావాలంటే మొదట ఏం చేయాలో చూద్దాం కాబట్టి 3 వే ఈక్వల్ పవర్ డివైడర్ డిజైన్ చూద్దాం కాబట్టి మనకు l λ 4 సెక్షన్ మరొక λ 4 సెక్షన్ మరొక λ 4 సెక్షన్ ఉంది మరియు మనం ఇక్కడ Z1 Z2 Z3 వ్రాసాము కాని ఈక్వల్ పవర్ డివైడర్ కొరకు Z1 Z2 Z3 అని మనకు తెలుసు ఇప్పుడు మీరు ఈ lλ4 అని చూడవచ్చు కానీ అది బెండ్ వంగి అయి ఉంటుంది కాబట్టి పొడవు λ4 కి సమానంగా ఉంటుందని మీరు చూడవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం వంగి ఉంది కాబట్టి ఈ 3 పోర్టులు సరిగ్గా అలైన్ చేయబడలేదని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన భావనను కూడా ఉపయోగించడం ద్వారా ఈ విషయాలను అలైన్ చేయవచ్చు కాబట్టి ఇది ఇక్కడ వంగి ఉందని మీరు చూడవచ్చు ఇది ఇక్కడ ఇలా వంగి ఉంటుంది మరియు ఇక్కడ ఇది ఒకటి కాబట్టి మొత్తం 3 పోర్టులు ఒకే స్థాయిలో ఉన్నాయి మీరు నిజంగా ఫిజికల్ PCB లే అవుట్ కలిగి ఉండబోతున్నప్పుడు మరియు మీరు కనెక్టర్ ఉంచాలనుకున్నప్పుడు ఇది మరింత అవసరం కాబట్టి PCB కి ఈ రకమైన ఆకారం ఉండాలని మీరు కోరుకోరు ఎక్కువ సార్లు మంచి PCB అంటే ఒక దీర్ఘచతురస్రాకార ఆకారాన్ని పరిగణిస్తారు మరియు మీరు కనెక్టర్ను ఇక్కడ కనెక్టర్లో ఉంచవచ్చు ఇక్కడ మరియు ఇక్కడ కనెక్టర్ కానీ ఇప్పుడు 3 వే ఈక్వల్ పవర్ డివైడర్ కావాలి కాబట్టి డిజైన్ను చూద్దాం కాబట్టి మనము Z1 Z2 Z3 అని చెప్తాము మరియు ఆ సందర్భంలో మనం Zin1 Zin2 Zin3 సమానంగా ఉండాలి మరియు ఇవి 150 Ω కు సమానంగా ఉండాలి ఎందుకు 150 Ω ఎందుకంటే ఇప్పుడు వీటిలో 3 సమాంతరంగా ఉన్నాయి కాబట్టి సమాంతరంగా ఉన్న ఈ 3 సమానంగా ఉంటే ఈ పోర్టులో నెట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ 150 Ω 3 50 Ω గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన ఇంపిడెన్స్ 150 Ω కావాలి ఈ ఇంపిడెన్స్ 50 Ω కాబట్టి మనం క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించాలి కాబట్టి ఫార్ములా ప్రకారం Zin1 Z12 ZL Zin1 కోరుకున్నది 150 ZL 50 కాబట్టి అక్కడ నుండి మనం Z1503 ను లెక్కించవచ్చు మరియు మనకు Z1 Z2 Z3 86 6 Ω ఉంటుంది కాబట్టి దీని అర్థం మనము 3 వే ఈక్వల్ పవర్ డివైడర్ను చాలా సరళంగా రూపొందించవచ్చు ఈ మైక్రోస్ట్రిప్ లైన్ లను 86 6Ω ఇంపిడెన్స్ కోసం మనము రూపొందించాము మరియు ఇది ఈక్వల్ పవర్ డివైడర్గా పనిచేస్తుంది మళ్ళీ ఇది మంచి పవర్ కంబైనర్ కాదు కాబట్టి పవర్ కంబైనర్ ను ఎలా డిజైన్ చేయాలో తరువాత మీకు తెలియజేస్తాము ఇప్పుడు మనము ఈ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగించకపోతే ఏమి జరిగి ఉండేది క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించకుండా ఈ సమయంలోనే ఈ 2 3 4 ఇక్కడ కనెక్ట్ చేయబడిందని చెప్పండి అప్పుడు ఏమి జరిగి ఉండేది అప్పుడు 50 Ω అప్పుడు ఈ 50 Ω తరువాత ఈ 50 Ω ఈ మూడు 50 Ω లు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో సమానమైన ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది మరియు పోర్ట్ ఒకటి ఇక్కడ ఉందని మనము చెబితే అది 503 16 67 Ω అవుతుంది మరియు దీని అర్థం ఇన్ పుట్ పోర్ట్ మ్యాచ్ అవడం లేదు కాబట్టి చాలా పవర్ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనము వీటిని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంపిడెన్స్ విలువలను జాగ్రత్తగా ఎన్నుకోవాలి తద్వారా మనం ఈక్వల్ పవర్ డివైడర్ను డిజైన్ చేయవచ్చు కాబట్టి 3 వే నుండి 4 వే పవర్ డివైడర్ అయిన మరొక విషయానికి వెళ్దాం నేను ఇక్కడ 2 వేర్వేరు కాన్ఫిగరేషన్లను చూపించాను మొదట కాన్ఫిగరేషన్ 1 ని చూద్దాం కాబట్టి కాన్ఫిగరేషన్ 1 అంటే ఏమిటి మనకు λ 4 సెక్షన్ మరొక λ 4 మరొక λ 4 ఉన్నాయి ఇప్పుడు ఇది సాధారణ కేసు మనము Z1 Z2 Z3 Z4 వ్రాసాము కాని ఈక్వల్ పవర్ డివైడర్ కోసం ఇవన్నీ సమానంగా ఉండాలి మరియు ఇక్కడ నేను 100 Ω ఎందుకు 100 Ω అని వ్రాశాను అని మీరు చూడవచ్చు సరే ఇప్పుడు చూద్దాం Z1250100250 అంటే ఇక్కడ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇప్పుడు 200 Ω అవుతుంది కాబట్టి ఇది 200 200 200 200 4 సమాంతరంగా 200 Ω యొక్క ఇంపిడెన్సులు 2004 కు సమానం కాబట్టి మనకు 50 Ω లభిస్తుంది కాబట్టి S11 0 మరియు అన్ని 4 ఇంపిడెన్సులు సమానంగా తీసుకోబడినందున ఈక్వల్ పవర్ డివిజన్ అనేది జరుగుతుంది మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ అవుట్ పుట్ లను 4 వేర్వేరు యాంటెన్నాలకు అనుసంధానించవచ్చు మరియు అది 4 వేర్వేరు యాంటెన్నాల అర్రే ను ఏర్పరుస్తుంది ఇప్పుడు అదే పనిని కొద్దిగా భిన్నమైన రీతిలో చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది కాన్ఫిగరేషన్ రెండు కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ 2 ఏమిటో చూద్దాం కాబట్టి మనకు 2 మార్గం పవర్ డివైడర్ లభించిందని మీరు ఇక్కడ చూడవచ్చు మనము Z1 Z2 Z3 Z4 Z5 Z6 ఉన్న ఒక సాధారణ కేసును వ్రాసాము కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ అన్ ఈక్వల్ పవర్ డివైడర్ కోసం కూడా ఉపయోగించబడుతుంది అయితే ఇక్కడ మనం మొదట ఇక్కడ నుండి మొత్తం 4 పోర్టులకు పవర్ డివిజన్ లు సమానంగా ఉన్న కేసులను తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనము పోర్ట్ 1 వద్ద ఇన్పుట్ ఇస్తున్నాము కాబట్టి హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఇక్కడ నుండి ½ పవర్ ఇక్కడకు వెళుతుంది ½ పవర్ ఇక్కడకు వెళుతుంది మరియు ½ పవర్ ఇక్కడకు వెళుతుంది ½ పవర్ ఇక్కడకు వెళుతుంది మరియు వాస్తవానికి మీరు కొంచెం సరళీకృతం చేస్తే నేను మీకు ఇక్కడ చిన్న సూచన ఇస్తాను కాబట్టి ఇప్పుడు ఈ పోర్టులో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమిటి కాబట్టి మీరు అన్ని ఇంపిడెన్స్లను సమానంగా తీసుకుంటే అది చక్కగా పనిచేస్తుందని చూద్దాం కనుక ఇది Z కి సమానం కాబట్టి ఇది ఇప్పుడు Z250 అవుతుంది ఇది ఇప్పుడు 2 సమాంతరంగా ఉన్నాయి కాబట్టిZ250 ఇది Z250 కాబట్టి వాస్తవానికి ఇది Z2100అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ ఇంపిడెన్స్ మళ్ళీ Z కాబట్టి ఇక్కడ నుండి చూస్తున్న ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈ Z2 ను లోడ్ ఇంపిడెన్స్ ద్వారా భాగించబడినది మరియు లోడ్ ఇంపిడెన్స్ అంటే ఏమిటి Z2100 కాబట్టి Z2 Z2 క్యాన్సిల్ అవుతాయి మరియు మనము ఇక్కడ 100 Ω పొందుతాము కాబట్టి 100 కి సమాంతరంగా 100 మరియు అది 50 Ω కు సమానంగా ఉంటుంది కాబట్టి దీని అర్థం ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ మీరు Z యొక్క ఏదైనా విలువను ఎంచుకోవచ్చు మరియు ఇది పని చేస్తుంది మరియు ఎక్కడైతే డిజైన్ కాన్సెప్ట్ ను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది వస్తుంది కాబట్టి Z యొక్క విలువ ఏమిటి మనం ఈ లైన్ లన్నింటినీ 50 Ω తీసుకుందాం అది పని చేస్తుంది మనము ఈ ఇంపిడెన్స్ లన్నింటినీ 10Ω గా తీసుకుంటాము అది కూడా పని చేస్తుంది మనం ప్రతిదీ 100Ω గా తీసుకుందాం అది కూడా పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏది ఉత్తమ ఎంపిక సరే అందువల్ల మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మనము నిజంగా ఏమి చేస్తున్నామో చూడండి కాబట్టి 50 Ω లో మనం కొంత విలువకు వెళ్తున్నామని పరిగణించండి కాని చివరికి మనం 100 Ω కి వెళ్తున్నాము మరియు ఈ 100 100 50 కాబట్టి దీని అర్థం ఇక్కడ నుండి 50 Ω మనము 100Ω కి వెళ్తున్నాము కాబట్టి మనం 50 నుండి 100 కి వెళ్తున్నామని చెప్పడం మంచిది మనం ఇంటర్మీడియట్ స్టెప్ వేసి ఇక్కడకు వెళ్ళడం మంచిది మీరు దీనిని 50 మరియు 50 గా తీసుకున్నారని అనుకుందాం కాబట్టి ఈ 50 మరియు 50 మనము ఇక్కడ 25Ω గా వస్తుంది మరియు ఇది 25 Ω అయితే ఇది 50 కాబట్టి 50225 100 అయితే వాస్తవానికి మనం నిజంగా మనము 2 వే కోసం చేసిన ఈ విషయం యొక్క ట్రాన్స్ఫార్మింగ్ ప్రాపర్టీ ఉపయోగించలేదు కాబట్టి ఈ 70 7 ను ఉపయోగించడం ద్వారా మనం 50 నుండి 100 కి వెళ్ళాము తరువాత 100 100 50 తరువాత 50 నుండి 100 కి వెళ్ళాము కాబట్టి మనము కొన్ని విభిన్న విలువలకు వెళ్ళడం కంటే 50 నుండి 100 మధ్య కదులుతున్నాము ఎందుకంటే 50 నుండి 50 ను 50 నుండి తీసుకుంటే ఇది 25 అయ్యేది కాబట్టి దీని అర్థం లక్ష్యం 50 నుండి 100 కి వెళ్ళడం కాని మనం ఏమి చేసాము 50 నుండి మనము మొదట 25 Ω కి వెళ్ళాము తరువాత మనము 100 కి వెళ్తాము కాబట్టి ఎక్కువ వేరియేషన్స్ ఉన్నప్పుడల్లా అది తక్కువ బ్యాండ్విడ్త్కు దారితీస్తుంది కాబట్టి మీరు ఈ రకమైన విలువను ఇక్కడ 70 7Ω ఇంపిడెన్స్ విలువలకు ఉపయోగిస్తే మీరు Z యొక్క ఇతర విలువలను తీసుకుని పోల్చితే సాపేక్షంగా విస్తృత బ్యాండ్విడ్త్ పొందుతాము ఇప్పుడు ఈ ఈక్వల్ పవర్ డివైడర్ ని కంబైనర్ గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఒక రెసిస్టర్ R ను ఉంచాము మరియు దానిని ఐసోలేషన్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు సరే మనము ఈ భావనను కొద్దిసేపటి తరువాత పరిశీలిస్తాము కాని మొదట ఈ ఐసోలేషన్ రెసిస్టెన్స్ నిజంగా ఏమి చేస్తుందో చూడండి అది నిజంగా ఏమి చేస్తుంది అది S22 S33 S23 S32 0 మనము ఈ ఐసోలేషన్ రెసిస్టెన్స్ విలువను 2 Z0 100 Ω కు సమానంగా తీసుకుంటే మనము ఈ ప్రత్యేకమైనదాన్ని తీసుకుంటే మనకు ఈ ప్రత్యేకమైన సమీకరణం లభిస్తుంది మరియు ఈ పారామితులన్నీ 0 కి సమానం కాదని మీరు చూడవచ్చు మొదట దీని అర్థం ఏమిటో కాన్సెప్ట్ పరంగా చూద్దాం కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఈ పోర్టులో ఇన్పుట్ను ఫీడ్ చేస్తే ఏమి జరుగుతుంది ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వలేదు మరియు ఇక్కడ నుండి ఇక్కడకు ఏమి జరుగుతుంది ఏది వెళ్లడం లేదు ఎందుకంటే S32 0 కాబట్టి నేను ఇక్కడ ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వదు మరియు ఇక్కడ ఏమీవెళ్లడం లేదు కాబట్టి 2 పోర్టుల మధ్య ఐసోలేషన్ ఉండటం చాలా మంచిది మరియు పోర్టులు కూడా మ్యాచ్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ S మ్యాట్రిక్స్ను చూస్తే 0 0 0 అంటే అన్ని 3 పోర్టులు ఇప్పుడు సరిగ్గా సరిపోలాయి మరియు మరొక విషయం చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి నేను ఇన్పుట్ ఇస్తే హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది హాఫ్ పవర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి ఈ భాగాలు 0 గా మారాయి ఈ మార్పు తప్ప మిగిలినవి మునుపటి మాదిరిగానే ఉంటుంది ఇంతకు ముందు మీరు గుర్తుచేసుకుంటే ఈ కాంపోనెంట్స్ సగం పరిమాణాన్ని కలిగి ఉన్నాయి సరే అంటే నిజంగా నాల్గవ వంతు పవర్ రిఫ్లెక్ట్ అవుతుంది మరియు నాల్గవ వంతు పవర్ ఇతర పోర్టుకు ప్రసారం చేయబడింది కాబట్టి ఇప్పుడు ఇది నిజంగా ఏమిటి మరియు అది నిజంగా ఎలా జరుగుతుంది అనేది ప్రశ్న కాబట్టి మొదట మళ్ళీ పవర్ డివైడర్ కాన్సెప్ట్ కి వెళ్దాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ ఇన్పుట్ పవర్ ఇచ్చాము కాబట్టి సగం పవర్ ఇక్కడ వస్తుంది సగం పవర్ ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు వోల్టేజ్ రూపంలో ఆలోచిస్తే ఈ నిర్దిష్ట పోర్టులోని మ్యాగ్నెట్యూడ్ మరియు ఫేస్ ఏమైనా అనుకుందాం V2 ఇది సరిగ్గా V3 లాగానే ఉందని అనుకుందాం కాబట్టి 2 వోల్టేజీలు సరిగ్గా ఒకేలా ఉంటే మరియు వాటికి ఒకే పేజ్ డిఫరెన్స్ ఉంటే రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటి కరెంట్ ఉండదు కాబట్టి ఈక్వల్ పవర్ డివిజన్ సమాన విద్యుత్ విభజన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎలా జరుగుతున్నాయి ఎందుకు ఈ విషయాలు 0 అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా సరళంగా వివరించాను ఈ ప్రత్యేకమైన పోర్టులో మనము ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నామని చెప్పండి కాబట్టి ఏమి జరుగుతుంది ఇక్కడ నుండి పోర్ట్ 3 కి 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి ఒక మార్గం ఉంది మరియు ఇక్కడ నుండి మరొక మార్గం ఉంది కాబట్టి ఈ మార్గం మీరు 1800 ఫేజ్ డిఫరెన్స్ అందిస్తుందని మీరు చూడవచ్చు మరియు ఈ మార్గం నేను చూపించిన విధంగా చాలా చిన్నదిగా ఉందని ఊహిస్తే అది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది కాని ప్రాక్టికల్ రియలైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ మార్గం పొడవు సాధారణంగా చాలా చిన్నదిగా తీసుకోబడుతుంది మనం చిన్నగా తీసుకోకపోతే అప్పుడు నిజంగా ఏమి జరుగుతుందో కూడా నేను మీకు చూపిస్తాను కానీ దీనితో పోల్చినప్పుడు ఈ మార్గం పొడవు చాలా తక్కువ లేదా అతి తక్కువ అని ఊహిస్తే ఇది నాకు 1800 ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది ఇది 00 ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ పవర్ ఈ నిర్దిష్ట దానికి అవుట్ ఆఫ్ పేజ్ లో ఉంటుంది ఈ 2 రద్దు చేయబడతాయి మరియు ఇక్కడ ఏమీ రాదు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం దానిని పవర్ కంబైనర్ గా ఉపయోగించవచ్చు సరే కాబట్టి పవర్ కంబైనర్ అంటే ఏమిటి ఇప్పుడు నేను ఇక్కడ 1 W ఇస్తే మరియు ఇక్కడ 1 W పవర్ ను ఇస్తున్నానని అనుకుందాం ఇప్పుడు ఎల్లప్పుడూ S మ్యాట్రిక్స్ ను చూడకండిసరే ఎందుకంటే S మ్యాట్రిక్స్ నిర్వచించబడిన విధానం S మ్యాట్రిక్స్ నిర్వచించబడిందా అని చూడండి మనం ఇక్కడ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మిగతా అన్ని పోర్టులు మ్యాచ్ అవుతాయి మనం ఇక్కడ ఫీడింగ్ ఇచ్చినప్పుడు మిగతా అన్ని పోర్టులు మ్యాచ్ అవుతాయి మనము ఇక్కడ ఫీడ్ చేసినప్పుడు అన్ని ఇతర పోర్టులు మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది మనము ఇక్కడ కూడా ఇన్పుట్ ఇస్తున్నాము మరియు మనము ఇక్కడ కూడా ఇన్పుట్ ఇస్తున్నాము కాబట్టి మీరు S మ్యాట్రిక్స్ ను వర్తింపజేస్తే మీరు ఇప్పుడు లాజిక్ని వర్తింపజేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 W పవర్ ని మరియు 1 W పవర్ ని ఇస్తున్నట్లయితే ఈ 2 పవర్ లు సరిగ్గా ఒకే ఫేజ్ లో ఉన్నాయని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి మళ్ళీ అదే ఫేజ్ లో ఉంటే ఈ వోల్టేజ్ V2 V2 కి ఫేజ్ యాంగిల్ V2 ㄥ00 ఉందని చెప్పండి ఇది కూడా V2 ㄥ00 కాబట్టి 2 వోల్టేజీలు ఒకేలా ఉంటే మరియు వాటికి ఒకే ఫేజ్ ఉంటే దీని ద్వారా ప్రవహించే కరెంట్ ఎంత దాని ద్వారా కరెంట్ ప్రవహించదు కాబట్టి కపుల్డ్ పవర్ అంటే ఏమిటి కపుల్డ్ పవర్ లేదు కాబట్టి పవర్ ఇక్కడ నుండి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుండి పవర్ ఏమీ ప్రతిబింబించదు ఇక్కడ ఏమీ జరగదు మరియు ఇవి రిలేటివ్లీ లాస్ లెస్ లైన్స్ కాబట్టి ఈ 1 W ఇక్కడకు వస్తుంది మరియు ఈ 1 W ఇక్కడకు కూడా వస్తుంది కాబట్టి మనం 2 W పవర్ ని ప్రభావితం చేస్తాము కాబట్టి వాస్తవానికి మీరు 10 W పవర్ 10 W పవర్ అని చెప్పనివ్వండి మీకు 20 W పవర్ లభిస్తుంది కాబట్టి పవర్ కంబైనర్ సర్క్యూట్ రూపకల్పన యొక్క ప్రభావవంతమైన 1మార్గం ఇది ఇప్పుడు ఇక్కడ మీరు 2 ఇన్ పుట్లు ఒకే ఫేజ్ లో ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఇక్కడ 1 W పవర్ యొక్క ఇన్ పుట్ 1 ㄥ00 అని చెప్పనివ్వండి కాని ఈ విషయం వద్ద ఇన్ పుట్ 1 ㄥ1800 కాబట్టి నేను ఇక్కడ వోల్టేజ్ను చూస్తే ఇది V2 అవుతుంది మరియు ఇది V2 అవుతుంది అయినప్పటికీ పవర్ V22 మరియు 2 ఒకటే సరే కాబట్టి పవర్ అదే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది V2 మరియు ఇది V2 అయితే పేజ్ డిఫరెన్స్ ఉంది రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఎక్కువ ఉంటుందని మీరు చూడవచ్చు మరియు అక్కడ పవర్ లాస్ ఎక్కువగా ఉంటుంది మరియు అక్కడ పవర్ లాస్ ఉన్నప్పుడు మీకు 1 W ఇన్పుట్ 1 W ఇన్పుట్ మరియు 2 W అవుట్పుట్ ఇక్కడ లభించదు ఇది నిజంగా జరగదు కాబట్టి పవర్ కంబైనర్ కి మీరు 2 ఇన్పుట్లు సరిగ్గా ఒకే ఫేజ్ లో ఉన్నాయని నిర్ధారించుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక ఆచరణాత్మక ఉదాహరణను చూపించబోతున్నాను మరియు మీరు ఇక్కడ చూడగలరు ఇన్పుట్ ఇక్కడ ఇవ్వబడింది ఇది వాస్తవానికి 2 వే పవర్ డివైడర్ ఇక్కడ ఒక ఐసోలేషన్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయబడింది మరియు తరువాత ఇది ఒకటి ఇక్కడ సమానంగా విభజించబడింది మరియు ఇక్కడ ఒక ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ ఒక ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంది మరియు ఇది ఇప్పుడు మీరు 4 కనెక్టర్లకు కనెక్ట్ చేయబడిందని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ నుండి 2 వే మరియు తరువాత 2 వే 4 వే మరియు ఇవి SMA కనెక్టర్లు నేను ఇంతకు ముందు మీకు చూపించిన విధంగా మీరు SMA కనెక్టర్ లేదా కనెక్టర్ యొక్క N రకాన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు చివరికి మీరు ఇలాంటి ఓపెన్ PCB ని కలిగి ఉన్న ఒక భాగాన్ని కొనరు దీనిని బాక్స్ లోపల ఉంచాలి కాబట్టి మీరు ప్రాథమికంగా ఈ బాక్స్ ఇక్కడ ఈ ప్రత్యేక భాగాన్ని మాత్రమే చూపిస్తుంది అయితే ఇది కొద్దిగా భిన్నమైన ఫ్రీక్వెన్సీల కోసం రూపొందించబడింది కాబట్టి ఇక్కడ 1 ఇన్పుట్ ఉందని మరియు ఇక్కడ 2 అవుట్పుట్ పోర్టులు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇది మీరు చేయగలిగే సరళమైన మార్గం కానీ ఈ ప్రత్యేకమైన వస్తువు యొక్క ఖర్చు ఏమిటో చూడాలని నేను ఇప్పుడు ప్రస్తావించాలనుకుంటున్నాను ఇది చాలా చిన్నదిగా ఉంటుంది సరే ఇంకా మీరు ఈ 2 వే పవర్ డివైడర్లు లేదా 4 వే పవర్ డివైడర్లను దిగుమతి చేసుకోవాలనుకుంటే 50 డాలర్ల నుండి 100 డాలర్ల వరకూ ఖర్చు అవుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో ఈ పవర్ డివైడర్స్ కంబైనర్ లను ప్రాక్టికల్ గా ఎలా రియలైజ్ చేయాలో చూద్దాం మనము అన్ఈక్వల్ పవర్ డివైడర్ మరియు ఇతర కేసులను కూడా పరిశీలిస్తాము అప్పటి వరకు ధన్యవాదాలు మరియు మిమ్మల్ని తదుపరిసారి చూస్తాము బై